కాబట్టి తరువాత మనము ఇంకా రెండు విషయాలు చూద్దాం అవి షంట్ కెపాసిటర్స్ మరియు సిరీస్ కెపాసిటర్స్ సరేనా కాబట్టి షంట్ కెపాసిటర్స్ ని ప్రధానం గా ఉపయోగించేది సర్క్యూట్ యొక్క పవర్ ఫాక్టర్ ని తగ్గించడానికి మీరు ఒక సర్క్యూట్ సిద్ధాంత సమస్య ను పరిష్కరించినప్పుడు పవర్ ఫాక్టర్ ని మెరుగుపరచడానికి కెపాసిటర్ లోడ్ అంతటా కనెక్ట్ అయినప్పుడు ఈ సమస్యను మీరు పరిష్కరించవచ్చు కాబట్టి ఈ ప్రభావం మీకు అవసరమైన రియాక్టివ్ పవర్ ని సరఫరా చేస్తుంది కాబట్టి షంట్ కెపాసిటర్స్ ప్రాథమికం గా రియాక్టివ్ పవర్ ని పంపిస్తుంది ఇప్పుడు కెపాసిటర్లు ప్రాథమికంగా అనగా మీ షంట్ కెపాసిటర్లు సాధారణంగా బస్ బార్కు అనుసంధానించబడి ఉంటాయి మీరు అక్కడ ఏదైనా ప్రతిక్షేపిస్తే అవి 33 KV లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా ప్రతిక్షేపిస్తే షంట్ కెపాసిటర్లు ఉన్నాయని మీరు చూస్తారు మరియు లాస్ లు మరియు వోల్టేజ్ ల ను తగ్గించడానికి నిర్ణీత స్థానంలో ఏర్పరచాలి ప్రాథమికంగా షంట్ కెపాసిటర్లు వాస్తవానికి సరైనవి అంటే ట్రాన్స్మిషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లో అనుసంధానించబడినప్పుడు మొదట ఒకటి లేదా రెండు లైన్ లను చెప్పడం షంట్ కెపాసిటర్ యొక్క ప్రాథమిక లక్ష్యం విద్యుత్ నష్టాన్ని తగ్గించడం మరియు అది వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ను కూడా మెరుగుపరుస్తుంది మరియు సిరీస్ కెపాసిటర్ విషయంలో రివర్స్ సిరీస్ కెపాసిటర్స్ ప్రాధమిక లక్ష్యం వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ను మెరుగుపరచడానికి మరియు ఎక్కువ కాకపోయినా అది విద్యుత్ నష్టాలను తగ్గిస్తుంది ఎందుకంటే విద్యుత్తు నష్టం వోల్టేజ్ మాగ్నిట్యూడ్ వర్గానికి విలోమానుపాతం లో ఉంటుంది కాబట్టి సిరీస్ కెపాసిటర్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ను మెరుగుపరుస్తుంది కాబట్టి కొంత వరకు ఇది విద్యుత్ లాస్ లను తగ్గిస్తుంది కానీ ఇక్కడ ప్రాథమికంగా సిరీస్ కెపాసిటర్ యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటంటే ఇది వాస్తవానికి వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ను మెరుగుపరుస్తుంది షంట్ కెపాసిటర్ ప్రధాన లక్ష్యం విద్యుత్ లాస్ ను తగ్గించడమే మరియు ఓల్టేజ్ మాగ్నిట్యూడ్ ను మెరుగుపరుస్తుంది ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి సరేనా కాబట్టి కెపాసిటర్ ప్రాథమికంగా కాన్స్టాంట్ ఇంపిడెన్స్ రకం లోడ్ ఆ ఇంపిడెన్స్ ఎక్కడ ఉందో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను స్థిరమైన ప్రాముఖ్యత రకం లోడ్ అవునా మరియు ఇది రియాక్టివ్ పవర్ కి విలువ ఇస్తుంది ఇది వాస్తవానికి మీకు తెలిసినా వోల్టేజ్ మాగ్నిట్యూడ్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ అది అనుసంధానించబడి ఉంటుంది అందువల్ల వోల్టేజ్ ఉన్నప్పుడు కెపాసిటర్ 33 KV బస్ బార్ వద్ద కనెక్ట్ చేయబడిందని అనుకుందాం కాబట్టి మీరు తయారీదారు నుండి కెపాసిటర్ను కొనుగోలు చేస్తున్నప్పుడల్లా దాని రేటింగ్ ఉదాహరణకు 5 మెగావాట్లు అని అనుకుందాం వాస్తవానికి ఇది 33 KV వోల్టేజ్ స్థాయి అని చెప్పండి అంటే వోల్టేజ్ స్థాయిలో 33 KV ఉంటే అది 5 మెగా VAR ను ఇంజెక్ట్ చేస్తుంది సాధారణంగా 33 KV బస్ బార్ వోల్టేజ్ 33 KV కాకపోవచ్చు అది 32 31 లేదా 30 KV ఉండవచ్చు కానీ కెపాసిటర్ రియాక్టివ్ పవర్ ఇంజెక్షన్ వాస్తవానికి వోల్టేజ్ మాగ్నిట్యూడ్ యొక్క వర్గం వోల్టేజ్ కి అనులోమానుపాతంలో ఉంటుంది 5 మెగా VAR అది 33 కెవి ఇస్తే 33 30 కెవి కి బదులుగా వోల్టేజ్ అనుకుందాం అంటే రియాక్టివ్ పవర్ ఇంజెక్షన్ మనం 30332 5 మెగావాట్ అంటే ఇది 5 మెగా VAR ని ఇంజెక్ట్ చేయదు బదులుగా ఇది తక్కువ మెగావర్ను నెట్వర్క్లోకి ప్రవేశిస్తుంది అందువల్ల వోల్టేజ్ తగ్గిపోతున్నప్పుడు షంట్ కెపాసిటర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన VAR లు పడిపోతాయి అందువల్ల అవసరమైనప్పుడు వాటి ప్రభావం ఏమైనప్పటికీ సరిగ్గా వస్తుంది కాబట్టి మీరు షంట్ కెపాసిటర్ అని పిలుస్తారు ఇప్పుడు షంట్ కెపాసిటర్ తో మరియు షంట్ కెపాసిటర్ లేకుండా సాధారణ సర్క్యూట్ ను తీసుకోవాలి కాబట్టి ఇది సర్క్యూట్ ఇది సింపుల్ సిరీస్ సర్క్యూట్ R మరియు X విలువ ఇది పంపుతున్నది మరియు స్వీకరించే ఎండ్ వోల్టేజ్ మనం VS VR తీసుకున్నప్పుడల్లా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాలన్నీ మీకు ఫేజ్ వోల్టేజ్ VS VR అన్నీ స్థిరమైన వోల్టేజ్లకు ప్రతి ఫేజ్ వోల్టేజ్ లైన్ కు కాబట్టి ఇది R రెసిస్టన్స్ మరియు లైన్ యొక్క లైన్ ఇండక్టివ్ రియాక్టన్స్ యొక్క మీ రియాక్టన్స్ మరియు ఈ వోల్టేజ్ ముందు మీలాగే ఫేజర్ రేఖాచిత్రాన్ని గీస్తే మీ VR ఇది VR మరియు ఇది మీ IR మాగ్నిట్యూడ్ అర్థమయ్యేది ప్రతిచోటా అది మాగ్నిట్యూడ్ అని నేను ఇక్కడ చెప్పడం లేదు ఇది IR డ్రాప్ ఇది IXL డ్రాప్ మరియు ఇది నేను ఈ డాష్ గ్రీన్ లైన్ IZ మరియు ఇది VS ఇది మీ లేని కెపాసిటర్ మరియు ఫిగర్ ఎ మరియు ఫిగర్ సి నిజానికి ఇది ఫేజర్ షంట్ కెపాసిటర్ లేకుండా డయాగ్రమ్ ఇప్పుడు చిత్రం లో షంట్ కెపాసిటర్ స్వీకరించే ఎండ్ లో కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి ఈ సందర్భంలో నేను చూసేది లీడింగ్ కరెంట్ ఇది IC ప్రముఖ విద్యుత్ ఇది మీ యొక్క వోల్టేజ్ VR కాబట్టి లీడింగ్ కరెంటు Ic నిజానికి VR పెరుగుతుంది 90 డిగ్రీలు కాబట్టి పెరుగుతున్న విద్యుత్ ఇప్పుడు ఈ విద్యుత్ ముందుగా కెపాసిటర్ లేకుండా ఉంటుంది కాబట్టి దీనిని I అనుకున్నాము కాబట్టి ఇక్కడ ఇది I కానీ పెరుగుతున్న విద్యుత్ ఉండటం అనగా ఇది Ic పై దిశలో ప్రవహిస్తుంది మరియు అప్పుడు ఇది కావలసిన విద్యుత్ I1 సరేనా అంటే ఇది I1 కాబట్టిప్రారంభంలో ఇది I కెపాసిటర్ కారణంగా ఇప్పుడు విద్యుత్ I1 అంటే దీని కారణంగా విద్యుత్ I1 వాస్తవానికి తగ్గుతోంది సరేనా కాబట్టి ఇక్కడ కోణం 1 ఇక్కడ 1 అనేవి δ δ1 అన్నారు మరియు ఇక్కడ విద్యుత్ ఇప్పుడు కెపాసిటర్ తో కలిపి ఉంది కాబట్టి ఇది I1R సరైనది ఇది I1XL సరైనది I1Z ఇది గ్రీన్ లైన్ మరియు ఈవోల్టేజ్ మీ యొక్క Vs సరేనా కాబట్టి ఇది మీ యొక్క కెపాసిటర్ వాస్తవానికి అది అతి త్వరగా విద్యుత్ ను తగ్గిస్తుంది ఎందుకంటే ఇక్కడ I అనేది ఇప్పుడు I1 కాబట్టి మాగ్నిట్యూడ్ తో పాటు మీరు అటు ఇటు చేసేది కోణం కూడా ఈ సందర్భం లో ఒకవేళ మీరు చూసినట్లయితే δ మరియు ఇక్కడ ఇది 11 కాబట్టి ఆ తర్వాత మనం చూద్దాము ఎందుకంటే మార్చవలసింది 1 లేదా 1 నుండి δ మరియు ఇది లోడ్ యొక్క పవర్ ఫాక్టర్ ను మెరుగుపరుస్తుంది సరేనా కెపాసిటర్ వాస్తవానికి మీరు రియాక్టివ్ పవర్ అని పిలిచే దాన్ని ఇంజెక్ట్ చేస్తుందని నేను మీకు చెప్పినట్లుగా మీరు ఈ డయాగ్రమ్ ని పరిశీలిస్తే నేను మీకు ఈ విధంగా చూపిస్తాను ఉదాహరణకు ఇది డయాగ్రమ్ ఇది XC అనేది రియాక్టన్స్ యొక్క మాగ్నిట్యూడ్ 1ωC కాబట్టి కెపాసిటర్ స్థిరమైన ఇంపెడెన్స్ రకం లోడ్ కాబట్టి XC 1ωC మన దగ్గర ఉన్న ఈ కి సమానం అని మనం అనుకుంటే మారదు ఎందుకంటే f లేదా 50 లేదా 60 వ్యవస్థ అని అనుకుంటే సాధారణంగా ప్రాబల్యం ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంటుంది కాబట్టి రియాక్టన్స్ స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సాధారణ సర్క్యూట్ ను సరిగ్గా తీసుకోండి ఇప్పుడు నేను మాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాను కాబట్టి ఈ కరెంటు మాగ్నిట్యూడ్ IC వాస్తవానికి ఇక్కడ VRXC సరైనది కాబట్టి ఇది విద్యుత్ మాగ్నిట్యూడ్ కాబట్టి ఇక్కడ కూడా IC మాగ్నిట్యూడ్ అంటే IC2 XCకి సమానం XC2 ప్రస్తుతం రియాక్టివ్ పవర్ QC వాస్తవానికి IC2 XC కి సమానం వాస్తవానికి ఇది మీ ఈ IC2 వాస్తవానికి VR2XCXC2 అంటే రియాక్టివ్ పవర్ దీని నుండి వచ్చే QC VR2 XC కు సమానం అంటే ఇది VR2XC ఇది షంట్ కెపాసిటర్ నుండి సరఫరా చేయబడిన రియాక్టివ్ పవర్ ఇప్పుడు ఉదాహరణకు VR కాన్స్టాంట్ గా ఉందని మనం అనుకుంటే ఒక XC కూడా పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ అని మనం అనుకుంటే ఎక్కువ లేదా తక్కువ కాన్స్టాంట్ గాXC 12ωC ఒమేగా ఉంటుంది కాబట్టి మీరు మీ ωC VR2 మరియు అది C లోకి 2πf కు సమానంగా ఉంటుంది అప్పుడు VR2 ఇదే పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ ఎక్కువ లేదా తక్కువ స్థిరంగా ఉంటుంది మరియు ఒకవేళ నామినల్ వోల్టేజ్ కోసం ఒకవేళ మనం VR కాన్స్టాంట్ గా అనుకుందాము కాబట్టి సహజంగా కెపాసిటర్ స్థిరమైన ఇంపెడెన్స్ రకం లోడ్ ఎందుకంటే ఫ్రీక్వెన్సీ సరైనది కాదు రెండవ విషయం ఏమిటంటే QC ఇంజెక్టర్ వోల్టేజ్ వర్గానికి అనులోమానుపాతంలో ఉందని కెపాసిటర్ చెప్పినట్లు ఇప్పుడే ఈ విషయం చెప్పడం చూశాము QC VR2XC సాధారణంగా మీరు తయారీ దారి నుండి కొన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సందర్భంలో అంటే QC నామినల్ విలువ VR నామినల్ విలువకు సమానం అంటే రేట్ చేయబడింది కాబట్టి XC పై నామినల్ VR వర్గమూలం అవుతుంది అని మనం అంటాము కాని కాకపోతే అది సమీకరణం 1 అని అనుకుందాము మరియు QC ఏదైనా వోల్టేజ్ వలె ఇంజెక్ట్ చేయబడితే VR2 XC పై చెప్పండి ఇది సమీకరణం 2 కాబట్టి ఇది వాస్తవానికి QC నామినల్ గా ఉంటుంది మరియు ఇది వాస్తవానికి QC లేదా ఏదైనా వోల్టేజ్ VR ను పొందడం అంటే మీరు సమీకరణం 2 ని విభజిస్తే సమీకరణం 1 ద్వారా విభజించబడింది అప్పుడు మీరు QC ద్వారా నామినల్ QC ను పొందుతారు దేనికి సమానంగా ఉంటుంది అంటే VR2XC ఇది XC ని VR చేత విభజిస్తే అప్పుడు నామినల్ XC వర్గం XC రద్దు చేయబడుతుంది అంటే ఇక్కడ మీకు ఈ విషయం మీకు తెలుసని నాకు తెలుసు అంటే QC QCnominal మీ VR యొక్క మాగ్నిట్యూడ్ నామినల్ VR మాగ్నిట్యూడ్ వర్గం ద్వారా విభజించబడింది QCQCnormal|VR||VRnormal|2 అంటే VR యొక్క మాగ్నిట్యూడ్ నామినల్ VR మాగ్నిట్యూడ్ కి సమానంగా ఉంటే అప్పుడు QC QCnominal ఉదాహరణకు VR ఈ విషయం కంటే తక్కువగా ఉంటే QC QCnominal 5 MVAR అని అనుకుందాం VR యొక్క మాగ్నిట్యూడ్ VR 33KV అనుకుంటే QC మీ 30332 కి సమానం అంటే 5 మీ 100121 మెగా VAR లోకి కాబట్టి రేటెడ్ వోల్టేజ్ వద్ద మాత్రమే ఈ 5 మెగా VAR నెట్వర్క్లోకి ప్రవేశపెట్టబడుతుంది అది తక్కువగా ఉంటే మీ వోల్టేజ్ ఈ QC 5100121 అవుతుంది కాబట్టి సుమారుగా 80 మంది నాకు లెక్కించడానికి కాలిక్యులేటర్ లేదని చెప్పారు కాబట్టి దీని అర్థం బహుశా 4 మెగా VAR కన్నా కొంచెం ఎక్కువ ఇంజెక్ట్ చేయబడుతుంది అంటే ఆ సమయంలో వాస్తవానికి అవసరమైనప్పుడు వోల్టేజ్ తక్కువగా ఉన్న సమయంలో అది తక్కువగా ఇంజెక్ట్ చేస్తుంది ఎందుకంటే మీరు తక్కువ మెగా VAR అని పిలుస్తారు కాబట్టి QC అంటే కెపాసిటర్ మీరు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ వర్గం అని పిలిచే దానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు రెండవ విషయం కెపాసిటర్ నిజానికి కాన్స్టాంట్ ఇంపెడెన్స్ లోడ్ కాబట్టి ఇవి మీకు సరిగ్గా అర్థమవుతాయని నా ఆశ మీరు ఎప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటారో తరువాత చూద్దాము ఆ సమయంలో మేము కొంత సమస్యను తీసుకుందాము కానీ నేను ఒక విషయం చెప్తున్నాను మీరు ఎప్పుడైతే ప్రతిదీ పరిష్కరించేటప్పుడు ప్రతి ఫేజ్ఈ VS VR ప్రాతిపదికన ఉండాలి మరియు ఈ పవర్ ఫాక్టర్ పెరుగుతుంది తదుపరిది ఆ సిరీస్ కెపాసిటర్ సిరీస్ కెపాసిటర్ నిజానికి ఇది ట్రాన్స్మిషన్ లైన్ తో సిరీస్లో అనుసంధానించబడి ఉంది ఆ ఇండక్టివ్ రియాక్టన్స్ మీ కెపాసిటివ్ రియాక్టన్స్ ద్వారా భర్తీ చేయబడుతుంది అయితే ఈ విషయాలు ఈ కోర్సులో చర్చించబడవు కాని సిరీస్ కెపాసిటర్ కోసం మరొక సమస్యను చూద్దాం కానీ మేము దాని గురించి చర్చించము కాబట్టి సిరీస్ కెపాసిటర్ యొక్క ఒక ప్రధాన లోపం ఏమిటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ దాని గుండా ప్రవహించినప్పుడు ఉత్పత్తి అయ్యే అధిక ఓవర్ వోల్టేజ్ మరియు స్పార్క్ అంతరాలు మరియు నాన్ లీనియర్ రెసిస్టర్లు వంటి ప్రత్యేక రక్షణ పరికరాలను చేర్చాల్సిన అవసరం ఉంది ఈ రెండు కూడా ఇక్కడ చర్చించవద్దు సమయం చివరికి అనుమతిస్తే క్రొత్తదాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను కాని ప్రస్తుతం మనం దాని ద్వారా వెళ్ళము కాబట్టి సిరీస్ కెపాసిటర్లను ఒక లైన్ లో కనెక్ట్ చేసినప్పుడు మీరు రక్షణ అని పిలవబడే సిరీస్ కెపాసిటర్లు మీకు చాలా అవసరం కాబట్టి ఆ సిరీస్ కెపాసిటర్ల కోసం మీరు సింపుల్ సర్క్యూట్ అని పిలిచే డయాగ్రమ్ ను మనం తీసుకుంటాము మీకు ఈ పంపే ఎండ్ వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉందని అనుకుందాం ఇది ఎండ్ వోల్టేజ్ అందుకుంటుంది ఈ R మరియు XL ట్రాన్స్మిషన్ లైన్ సిరీస్ కెపాసిటర్ సిరీస్ అనుసంధానించబడి ఉంది కాబట్టి నేను మీకు ఒకదాన్ని ఇస్తాను నేను మీకు ఒక విషయం చెప్తాను కారణం ఏమిటో మీరు కనుగొంటారు సాధారణంగా వారు ఇచ్చే సిరీస్ కెపాసిటర్ వోల్టేజ్ రెగ్యులేటర్ కు అనలాగ్లు కాబట్టి మీరు దాన్ని ఎందుకు సరిగ్గా కనుగొన్నారు కాబట్టి ఈ విషయం లో సిరీస్ కెపాసిటర్ ఉంది మీరు లైన్ లో మీరు పిలిచే దాని అర్థం ఇంపెడెన్స్ Z1 వాస్తవానికి కెపాసిటర్ లేనప్పుడు Z R j X ఇది R j XL -XC అవుతుంది మరియు ఇది విషయం కాబట్టి ఈ XC కారణంగా ఈ XL -XC భాగం సహజంగా మనం తగ్గించే వోల్టేజ్ డ్రాప్ను తగ్గిస్తుంది కాబట్టి అందుకున్న వోల్టేజ్ మనం మెరుగ్గా ఉంటుంది అది వోల్టేజ్ ను మెరుగుపరుస్తుంది ఇప్పుడు మీరు షంట్ కెపాసిటర్ వంటి ప్రత్యేక డయాగ్రమ్ కి బదులుగా డయాగ్రమ్ గీస్తే మాకు 4 డయాగ్రమ్లు రెండు ఫెజార్ డయాగ్రమ్లు రెండు సర్క్యూట్ డయాగ్రమ్లు ఉన్నాయి కాబట్టి ఈ I ద్వారా ప్రవహించే కరెంట్ ఇది కాబట్టి ఇది విద్యుత్ కోణం చెప్పే కరెంట్ మరియు ఇది స్వీకరించే ఎండ్ వోల్టేజ్ VR మరియు మళ్లీ నేను IR ను ఉంచడం లేదు కానీ నేను అర్థం చేసుకోగలిగాను కాబట్టి ఈ భాగం లో ఇది ఈ భాగం IR సరైనది ఎందుకంటే విద్యుత్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ నలుపుతో ఈ IR డ్రాప్ 90 డిగ్రీలు వాస్తవానికి IXL సరైనది I ను మళ్ళీ magnitude లో పెడుతున్నాం కానీ అర్థమయ్యే IXL ఇప్పుడు ఈ XC కూడా ఉంది ఎందుకంటే ఇది మైనస్ IXC అవుతుంది కాబట్టి ఈ ఎరుపు arrow కింద వైపు చూపిస్తుంది ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి ఇది నేను XC లోకి కాబట్టి నిజానికి I ఈ భాగం I మరియు ఇది మీ Z1 ను I లోకి పిలుస్తాము ఈ డాష్ లైన్ ఇక్కడ వ్రాయబడలేదు కానీ ఈ డాష్ లైన్ ఈ విషయం కాబట్టి ఇది పంపే ముగింపు వోల్టేజ్ మరియు ఇది VR IR కాబట్టి ఇది ఫలిత phasor రేఖాచిత్రం కాబట్టి ఈ భాగం IRcos ∅ మరియు ఈ వైపుI XL - XC sin ∅ స్వయంచాలకంగా ఈ విషయంపై VS VR సంబంధం ఏమిటో మీరు తెలుసుకోవచ్చు కానీ ఈ ఫాజర్ తో కలిసి ఈ ఫాజర్ రేఖాచిత్రం సరిగ్గా చూపబడింది కాబట్టి ఇప్పుడు సిరీస్ కాబట్టి ఇది అర్థమయ్యేలా ఉంది ఇది చాలా సరళమైన విషయం కాబట్టి విషయం ఏమిటంటే మీరు చూడవలసినది అది IXL ఈ IXC ఎందుకంటే మీరు I తో గుణిస్తే ఇది IXC కాబట్టి సహజంగానే ఇది చాలా తగ్గుతుంది కాబట్టి ఇది ఫలితం సిరీస్ కెపాసిటర్ లేకపోతే VS t మనం ఇక్కడ మాత్రమే పైకి వెళ్తాము ఇక్కడ మాత్రమే చూపబడలేదు కానీ ఇక్కడ మాత్రమే సరైనది కాబట్టి తదుపరి ఈ శ్రేణి మరియు షంట్ కెపాసిటర్ ను ఉపయోగించడం యొక్క అర్హతలు మరియు లోపాలు కాబట్టి షంట్ మరియు సిరీస్ కెపాసిటర్ల మధ్య సాపేక్ష యోగ్యతలను ఈ క్రింది విధంగా సంగ్రహించవచ్చు కాబట్టి నేను కొన్ని పాయింట్లు వ్రాశాను కాని నేను మీకు కూడా ఒక విషయం చెప్తాను కాబట్టి లోడ్ VAR అవసరం ఉంటే చిన్న సిరీస్ కెపాసిటర్లు తక్కువ ఉపయోగం కలిగివుంటాయి ఎందుకంటే వాస్తవానికి అవసరం లేదు వోల్టేజ్ డ్రాప్ ఒక పరిమితి కారకం సిరీస్ కెపాసిటర్లు చాలా ప్రభావవంతంగా ఉంటే లోడ్ VAR అవసరం ఇప్పుడు చాలా తక్కువగా ఉంటే అది వాస్తవానికి వోల్టేజ్ డ్రాప్ XL - XC ను తగ్గిస్తుంది కాబట్టి సిరీస్ కెపాసిటర్ వాస్తవానికి ఇది వోల్టేజ్ ను మెరుగుపరుస్తుంది సిరీస్ కెపాసిటర్తో లైన్ కరెంట్పై తగ్గింపు చిన్నది అందువల్ల మీరు సిరీస్ కెపాసిటర్ను సేకరించినప్పుడు అది XL - XC కానీ చివరికి అది R j XL - XC మీరు సిరీస్ కెపాసిటర్ను కనెక్ట్ చేసినప్పుడు మీరు పరిగణించాలి అనేక ఇతర డిజైన్ సమస్యలు అంటే డిజైన్ పారామితులు రెసోనాన్సు లాంటివి కాబట్టి ఆ XL XC భాగం మనం సరైనది చేయలేము కాబట్టి XL - XC భాగం తగ్గుతుంది కానీ ఆ సందర్భంలో కానీ R అక్కడ R j XL - XC ఉంది కాబట్టి లైన్ కరెంట్ తగ్గింపు చిన్నది అయినప్పటికీ కరెంట్ తగ్గుతుంది అందువల్ల థర్మల్ పరిగణనలు పరిమితం చేస్తే ప్రస్తుతం తక్కువ ప్రయోజనం పొందవచ్చు మరియు షంట్ పరిహారం మనం సరిగ్గా ఉపయోగించాలి థర్మల్ పరిశీలన అంటే ప్రతి ట్రాన్స్మిషన్ కండక్టర్లకు మీరు గరిష్టంగా ప్రస్తుత గరిష్ట మోసే సామర్ధ్యం అని పిలుస్తారు కాబట్టి వేర్వేరు కండక్టర్ వైపు వేర్వేరు రేటింగ్ వారు థర్మల్ లిమిట్ అని పిలుస్తారు ఇప్పుడు షంట్ కెపాసిటర్లు లోడ్ యొక్క పవర్ ఫాక్టర్ ని మెరుగుపరుస్తాయి అయితే సిరీస్ కెపాసిటర్ పవర్ ఫాక్టర్ పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది షంట్ కెపాసిటర్ యొక్క ప్రాధమిక లక్ష్యం నష్టాన్ని తగ్గించడం మరియు వోల్టేజ్ మాగ్నిట్యూడ్ ను మెరుగుపరచడం అని నేను మీకు చెప్పాను అయితే సిరీస్ కెపాసిటర్ పవర్ ఫాక్టర్ పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది మొత్తం రియాక్టన్స్ అధిక సిరీస్ కెపాసిటర్లు ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ కోసం స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ప్రభావవంతంగా ఉంటాయి ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ కోసం మనము చాలా ప్రభావవంతమైనవి గా ఉంటాము మరియు ఇది స్థిరత్వ వివరాలను మెరుగుపరుస్తుంది కానీ ఈ కోర్సు కోసం ఇది సిరీస్ మరియు షంట్ కెపాసిటర్ల మధ్య మీకు ఉన్న సాధారణ ఆలోచన కాబట్టి మీరు దీన్ని అధ్యయనం చేసేటప్పుడు మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఏదైనా ఉంటే మీరు మెయిల్గా పంపవచ్చు కాని ఇంకా చాలా విషయాలు సిరీస్ మరియు షంట్ కెపాసిటర్లలో ఉన్నాయి కానీ అది ఎక్కువ సమయం పడుతుంది అది చాలా కాలం పడుతుంది అని అర్ధం మరియు ఇది ఈ కోర్సు కోసం ఆ పరిధికి మించినది కాబట్టి యూనిట్ వరకు మీరు యూనిట్ సిస్టమ్కు పవర్ సిస్టమ్ కాంపోనెంట్ అని పిలుస్తారు మరియు బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్లను నియంత్రించడం మరియు సిరీస్ కెపాసిటర్లు మేము సరిగ్గా చర్చించిన కెపాసిటర్లను షంట్ చేస్తాయి తరువాత మనం షార్ట్ లైన్ మీడియం లైన్ మరియు లాంగ్ లైన్ కోసం ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పనితీరు యొక్క లక్షణం లేదా ట్రాన్స్మిషన్ లైన్ కు వెళ్తాము ఆ తరువాత మనం ఇతర విషయాలపై వోల్టేజ్ తరంగాలను చూస్తాము కాబట్టి ఈ షార్ట్ లైన్ విషయం కేవలం ఒక నిమిషం 1 కొన్ని సెకన్ల తర్వాత ప్రారంభిద్దాం కాబట్టి లక్షణాలు మరియు ట్రాన్స్మిషన్ లైన్ దీని కోసం కాబట్టి ఇది మీ కోసం మరొక కొత్త అంశం కాబట్టి మునుపటి సందర్భాలలో మనం చేసిన ఫాజర్ రేఖాచిత్రం ఇక్కడ కూడా వస్తుంది మరియు ఆ సమీకరణాలు మనం సరిగ్గా వస్తాయి కాబట్టి సాధారణంగా 2 పోర్ట్ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిషన్ లైన్ ను సూచించడానికి సౌకర్యవంతంగా ఉండే ట్రాన్స్మిషన్ లైన్ కోసం మీకు సరిగ్గా తెలుసు అధ్యయనంలో పంపే ఎండ్ వోల్టేజ్ VS మరియు ప్రస్తుత IS లు A B C D పారామితుల ద్వారా స్వీకరించే ముగింపు వోల్టేజ్ VR మరియు ప్రస్తుత IR కు సంబంధించినవి కాబట్టి సాధారణంగా ఇది సాధారణంగా మీకు తెలుసు ఈ VS మనం AVR B IR ను సరిగ్గా చేయగలమని ప్రాథమికంగా ఇది యూనిట్లు వోల్ట్లుగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ వోల్టేజ్ మరియు IS C VR D IR వ్రాస్తున్నాను ఇది ఆంపియర్ కాబట్టి ఇది క్రొత్త అంశం కాబట్టి ఈ సమీకరణం 1 మరియు ఈ సమీకరణం 2 సరైనది కాబట్టి లేదా మాత్రిక రూపంలో మనం VS IS అని వ్రాయవచ్చు ఈ వైపు A B C D VR IR కి సమానం ఇది సమీకరణం 3 VS IS A B C D VR IR కాబట్టి A B C D పారామీటర్స్ ఆ ట్రాన్స్మిషన్ లైన్ కాంస్టాంట్ మీద ఆధారపడి ఉంటాయి మీ R ను వ్రాయాలి అప్పుడు మీ L C మరియు G కోర్సు కండెక్టన్స్ అనేది నెగ్లెక్ట్ చేయబడుతుంది మన అధ్యయనం కోసం కాబట్టి ప్రాథమికంగా A B C D పారామీటర్స్ అన్నీ కాంప్లెక్స్ సంఖ్య మరియు ఈ సమీకరణం నుండి మీరు ఈ పారామీటర్స్ యొక్క యూనిట్ను తయారు చేయవచ్చు ఉదాహరణకు A మరియు D కు డైమెన్షన్ లేవు B కు Ω మరియుC కు సిమెన్స్ లేదా మో నేను సంఖ్యాపరంగా మరొక దానిని చూద్దాము కాబట్టి AD BC 1 ఈ రకమైన వ్యవస్థల కోసం మరొక గుర్తింపు ఉంటుంది కాబట్టి మొత్తం సిరీస్ ఇంపెడెన్స్ మరియు సిరీస్ ఇంపెడెన్స్ మధ్య ఒక యూనిట్ పొడవు కి మధ్య గల కన్ఫ్యూషన్ ని తీసేయడానికి మనము కొన్ని నొటేషన్స్ ను అనుసరిస్తాము కాబట్టి నొటేషన్స్ అంటే ఈ రకమైన సంకేతాలను ఎవరు అనుసరిస్తారో అంటే మొదటి నుండి నేను ప్రతిదీ క్లియర్ చేయాలి మీరు డెరైవ్ చేసేటపుడు ఎటువంటి కన్ఫ్యూషన్ ఉండకూడదు ఉదాహరణకు ఒక z γ jωLΩ మీటరుకు కాబట్టి ఇది వాస్తవానికి ఒక యూనిట్ పొడవుకు సిరీస్ ఇంపెడెన్స్ మనం γ jωL వ్రాస్తున్నాము అదేవిధంగా మనం వ్రాసే షంట్ అడ్మిటెన్స్ GjωC కి సమానం ఇక్కడ సీమెన్స్ ఒక మీటరుకు నేను మీటరుకు మో ను ఉపయోగిస్తాను z y ప్రధానమైన పారామీటర్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక యూనిట్ పొడవుకు షంట్ అడ్మిటెన్స్ మరియు Z z l కు సమానం ఇది Ω మొత్తం సిరీస్ ఇంపెడెన్స్ అదేవిధంగా Y అంటే మొత్తం షంట్ అడ్మిటెన్స్ y ఎల్ సిమెన్స్ లోకి నేను సీమెన్స్ వాడుతున్న మరికొన్ని పుస్తకాలను ఉపయోగిస్తాను అంటే నేను అవును లేదా మో అని అనుకుంటున్నాను కాబట్టి మొత్తం షంట్ అడ్మిటెన్స్ మరియు l మీటర్ లైన్ పొడవు కాబట్టి ఈ నొటేషన్ దీని అంతటా ఉపయోగించబడుతుంది కాబట్టి ఏమాత్రం కన్ఫ్యూషన్ ఉండకూడదు కాబట్టి మనము ఇంతకుముందు కూడా చర్చించినట్లుగా G దానిని నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మనము ఈ విషయం గురించి మాట్లాడటం లేదు తరువాత మనం మొదటి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ కు వద్దాము కాబట్టి ఓవర్ హెడ్ లైన్లు 80 కిలో మీటర్ల పొడవు కంటే తక్కువగా ఉంటే మీ షంట్ కెపాసిటెన్స్ చాలా లోపం లేకుండా విస్మరించబడుతుందని మనము చెబుతాము కాబట్టి ఈ 80 కిలో మీటర్ల పొడవు లేదా 60 కిలో మీటర్ల పొడవు ఇవి కొన్ని మన టెర్మినాలజీ లో 60 80 ఉపయోగిస్తాము వాస్తవానికి ఇది వోల్టేజ్ లెవెల్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి లేదా మన దేశంలో వోల్టేజ్ లెవెల్ 66 KV గా ఉంది 33 66 132 మరియు 220 ఆ పైన కూడా కాబట్టి ఆ సందర్భంలో మనము షంట్ కెపాసిటెన్స్ను విస్మరించవచ్చు కానీ భూగర్భ కేబుల్ కోసం మీరు భూగర్భ కేబుల్ను విస్మరించలేరు మీ ఛార్జింగ్ కెపాసిటెన్స్ లేదా షంట్ అడ్మిటెన్స్ ను మీరు పరిగణించాల్సిన విషయాలు అవి ఉన్నాయని మీరు మర్చిపోవద్దు కాబట్టి ఆ లైన్ 80 కిలోమీటర్ల కన్నా తక్కువ అని మనము అనుకుందాము లేదా ఒకవేళ వోల్టేజ్ 66 కన్నా ఎక్కువ కాకపోతే చివరికి అది 80 లేదా 60 కాదు ఛార్జింగ్ అడ్మిటెన్స్ ఎంత పొడవు వరకు ప్రసారం యొక్క మీ పనితీరు పరిణామం ప్రభావితం కాదని మీరు చూడాలి ప్రధాన విషయం సరైనది కాబట్టి నేను వ్రాసినది 66 కి మించలేదు KV ప్రతి ఫేజ్ ప్రాతిపదికన ఒక షార్ట్ లైన్ మోడల్ అందుకే నేను ఇక్కడ వ్రాశాను ప్రతి ఫేజ్ ప్రకారం మనం చేసే ప్రతిదీ ఫిగర్ 1 లో చూపబడుతుంది ఈ డయాగ్రమ్ మనం ఇంతకు ముందు కూడా చూపించాము కాని ఆ సమయంలో లోడ్ చూపబడలేదు కాబట్టి ఇది ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి అది ఏ విధంగానూ పంపే ఎండ్ షంట్ కనెక్షన్ సమాంతర కనెక్షన్ ఏమీ లేదు IS IR కాబట్టి సెండింగ్ ఎండ్ కరెంటు రిసీవింగ్ ఎండ్ కరెంటు కు సమానం గా ఉంటుంది లైన్ ఇంపెడెన్స్ R jX ను రియాక్టెంట్ ఇంపెడెన్స్ మరియు ఈ రిసీవింగ్ ఎండ్ లోడ్ కనెక్ట్ చేయబడింది మరియు లోడ్ అంతటా వోల్టేజ్ ఉంటుంది ఎండ్ వోల్టేజ్ VR కాబట్టి ఇప్పుడు మీరు ఈ సమీకరణాన్ని వ్రాస్తే ఇది ఒక షార్ట్ లైన్ మోడల్ కాబట్టి VS VR Z IR మరియు IS IR ఇది నా ఉద్దేశ్యం మీరు ఇక్కడ KVL ను వర్తింపజేస్తే కాబట్టి ఈ సమీకరణం లో VS మీ V కి సమానం గా VR మరియు IR ను Z గా తెలుసుకుంటాము కాబట్టి ఈ సమీకరణం మనకు లభిస్తుంది కాబట్టి ఈ VS IS VR ప్లస్ Z కి సమానం అయినప్పటికీ IR మరియు IS ఇప్పుడు రెండూ ఒకేలా ఉన్నప్పటికీ ఇక్కడ మరొక విషయం IS IR కాబట్టి ఈ సమీకరణం IS IR 0 VR 1 IR కాబట్టి ఈ పంపే ఎండ్ మరియు స్వీకరించే ఎండ్ అనగా ఇవి ABCD పారామీటర్స్ ఈ సందర్భంలో ఇది A 1 B కోర్సుకు సమానం ఇక్కడ ఈ A యొక్క నిజమైన క్వాంటిటీ దీని కోసంZ అనేది కాంప్లెక్స్ C0 మరియు D1 కాబట్టి AD BC అనేది 1 అవుతుంది ఎందుకంటే 1 1 0 Z కాబట్టి ఆ గుర్తింపు ఉంది మరియు ఇది సమీకరణం 4 సరైనది షార్ట్ లైన్ కోసం ఫేజార్ డయాగ్రమ్ ఈ చిత్రం లో నేను మీకు చూపిస్తాను కాబట్టి మీరు కూడా దీనిని చూశారు కాబట్టి ఇది వాస్తవానికి వోల్టేజ్ VR VR ను రిఫరెన్స్ గా తీసుకుంటారు నేను ఏమి చేస్తాను అంటే నేను మీకు మరొక విషయం చెప్తాను VR ను రిఫరెన్స్గా తీసుకునే బదులు అది మీ పని మీరు దీన్ని అంటే I ను రెఫరెన్స్గా తీసుకొని ఈ మొత్తం ఫేజార్ డయాగ్రమ్ ని గీయండి ఇది సాధన ఇప్పుడు దీనికి రండి కాబట్టి VR రిఫరెన్స్ కాబట్టి ఇది IR నేను ఇక్కడ మాగ్నిట్యూడ్ తీసుకున్నాను ఇది IX మరియు ఇది వోల్టేజ్ VS కాబట్టి మీ ఈ I మరియు VR మధ్య కోణం R అని పైన డయాగ్రమ్ లో ఈ కోణం ఆకుపచ్చ రంగు లో చూపించాము I మరియు VR మధ్య మరియు VS మరియు I మధ్య కోణం S కాబట్టి ఇది రేటు రంగు S మరియు VR మరియు VS మధ్య కోణం S R కాబట్టి ఇది S R ఇది ఈ VS మరియు VR మధ్య కోణం ఇప్పుడు ఇక్కడ EA EA | I | R cos R ఎందుకంటే ఇది R ఇది కూడా R మరియు AB CD AB CD IX sinR ఇది CD AB IX sin R మరియు మీ EA | I | R cos R ఇది మనం ఇంతకు మునుపు చూశాము ఇప్పుడు మునుపటి విషయం లో మనం సరిగ్గా చూపించాము కాబట్టి ఇది ఫేజార్ డయాగ్రమ్ మరియు మాగ్నిట్యూడ్ I స్వీకరించే ఎండ్ కరెంట్ మాగ్నిట్యూడ్ కు సమానం మాగ్నిట్యూడ్ పంపే ఎండ్ కరెంట్కు సమానం ఇప్పుడు దీని నుండి మనం మాగ్నిట్యూడ్ VS cos S R ను వ్రాయగలము దీనిపై ప్రొజెక్షన్ మీ IR cos కు సమానం ఇవి మాగ్నిట్యూడ్ పరంగా అర్థమయ్యేవి కాబట్టి నేను మాగ్నిట్యూడ్ మాగ్నిట్యూడ్ అని ప్రతిసారీ పిలవడం లేదు నేను IR అని పిలుస్తాను కాబట్టి |I| R cos R IX sin R VR ఇది సమీకరణం 5 ఇప్పుడు S R చాలా చిన్నది VS మరియు VR ల మధ్య కోణం వాస్తవానికి మనం cos δS మైనస్ గా తీసుకోవచ్చు అవి సుమారు 1 అంటే S R సుమారు 0 కాబట్టి ఈ ఒక కొసైన్ S Rసుమారు గా 1 కాబట్టి ఇక్కడ మీరు ఒకదాన్ని ఉంచండి అప్పుడు మనము చేస్తాము మాగ్నిట్యూడ్ VS మాగ్నిట్యూడ్ VR | I | R cos R IX sin R కు సమానం VSVR|I|R cos R X sin R కాబట్టి ఇది సమీకరణం 6 లోడ్ యొక్క సాధారణ పరిధికి సమీకరణం 6 చాలా ఖచ్చితమైనది ఎందుకంటే ఇది సుమారు S Rగా ఉంటుంది కాబట్టి వ్యత్యాసం ఎక్కువగా ఉంటే మనం ఈ సమీపించడం ను సరిగ్గా చేయలేము కాని నామినల్ లోడ్ కోసం ఇది సమీకరణం ఎక్కువ లేదా తక్కువ సరైనది గా ఉంటుంది కాబట్టి నేను మరొక సాధన చెప్తున్నాను మీరు ఇంకొకటి సాధన చేయడానికి ప్రయత్నించండి I ను నేను రిఫరెన్స్గా తీసుకొని ఈ విషయం కోసం మొత్తం ఫేజార్ డయాగ్రమ్ ను మళ్లీ గీయండి మరియు ఈ విధంగా కాకుండా మీరు ఎలా కనుగొంటారో ఎలా ఉంటుందో చూడండి మీరు కానీ నేను మీ కోసం దీనిని చేయలేదు మీరే దీన్ని చేయాలి